మునుపటి ఉపన్యాసంలో మనము IIoT వ్యవస్థల అమలు ద్వారా సేకరించిన డేటా లక్షణాలను పరిశీలించాము మరియు ఆ తరువాత మనము చేపట్టిన వివిధ పరిశోధన పనుల ద్వారా వెళ్ళాము మరియు వేర్వేరు ప్రతిపాదనలు తదనుగుణంగా ఉన్నాయి సమర్థవంతంగా సమర్థవంతమైన ప్రక్రియ వ్యవస్థలను అమలు చేయడానికి మరియు ఆచరణలో అమలు చేయడానికి ఉన్నాయి కాబట్టి మరికొన్ని పరిష్కారాలను చూద్దాం మనము వాటిలో కొన్నింటిని చూశాము కాని మరికొన్ని పరిష్కారాలను పరిశీలిద్దాం మరియు ప్రతిపాదించబడుతున్న ఈ విభిన్న పరిష్కారాలన్నిటిలో ఈ ప్రాసెసింగ్ భాగం ఎలా ముఖ్యమైనదో చూద్దాం కాబట్టి ఫార్మ్బీట్స్ అనేది 2017 లో వశిష్ట్ మరియు ఇతరులు ప్రతిపాదించిన ఒక పరిష్కారం కాబట్టి ప్రాథమికంగా ఈ ప్రత్యేకమైన పని డేటా మరియు స్వయంప్రతిపత్త వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా వివిధ వ్యవసాయ సమస్యలకు సరఇన నిర్ణయం తీసుకోవడం ఎలాగో దాని గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన ఫార్మ్బీట్స్ ను సేకరిస్తారు మరియు చివరికి దానిని మరింతఉపయోగంకోసం వినియోగదారుకు తిరిగి ఇస్తారు కాబట్టి ఈ ఫార్మ్బీట్స్ మొత్తం ఈ ప్రత్యేక నెట్వర్క్ సోపానక్రమం ద్వారా వెళ్తుంది

మరియు క్లౌడ్ నుండి అర్ధవంతమైన అనుమానాలను రూపొందించడం గురించి మాట్లాడుతుంది ప్రక్రియ ఇంజిన్ను సాధారణంగా క్లౌడ్ ఆధారిత సేవలను ఉపయోగించి విశ్లేషణల భాగం అమలు చేయబడుతుంది కాబట్టి ఈ విశ్లేషణలు వారి నిర్మాణంలోని ఈ ప్రత్యేక భాగంలో నిర్వహించబడతాయి వ్యవసాయం యొక్క డొమైన్లో సంబంధించి మరొక పని మళ్ళీ వస్తుంది కాబట్టి SWAMP అనునధి స్మార్ట్ నీటి నిర్వహణ వేదిక ఇక్కడ ప్రాథమికంగా వారు నీటిపారుదల నిర్వహణ గురించి మాట్లాడుతున్న రచయితల గురించి మాట్లాడుతున్నారు వివిధ రకాలైన నీటిపారుదల నిర్వహణ పంటలు వాతావరణ పరిస్థితులు వివిధ ప్రాంతీయ వైవిధ్యాలు మరియు మొదలైనవి వివిధ రకాలైన సెన్సార్ల సహాయంతో వివిధ ప్రదేశాల నుండి వివిధ రకాల డేటా నిల్వ మరియు విశ్లేషణలతో పరస్పర చర్యను ఇస్తాయి నీటి నిర్వహణ మరియు పంపిణీ కోసం అనుకూలీకరించదగిన సేవ మరియు విభిన్న అవసరాలకు ప్రత్యేకమైన మద్దతు మరియు మద్దతు కోసం అనువర్తన నిర్దిష్ట సేవలు వంటివి వివిధ ఇతర సేవలు కాబట్టి కామియెన్స్కి మరియు ఇతరులు చేసిన ఈ ప్రత్యేకమైన పని గురించి ఇటీవలి చాలా సేవల గురించి మాట్లాడుతున్న వివిధ రకాల సేవలు ఇవి మరియు ఇది SWAMP నిర్మాణంలో భాగం కాబట్టి మీలాగే సరఇన వ్యవసాయం కోసం ప్రక్రియ మరియు విశ్లేషణలు ఈ విభిన్న రచనల ద్వారా ప్రాథమికంగా నొక్కిచెప్పబడతాయి కాబట్టి ఇది SWAMP నిర్మాణం మరియు ఈ నిర్మాణంలో నేను ఇప్పటికే చెప్పినట్లు కాబట్టి నీటి పంపిణీ గురించి SWAMP వ్యవసాయ సాధన వాతావరణ సమాచార స్థితితో సంకర్షణ చెందుతున్న విభిన్న భాగాలు ఇవి మరియు నీటి నిలువ నీటి పంపిణీ నెట్వర్క్ నుండి వాటి డేటా గురించి ప్రతిదీ SWAMP వద్ద కలిపి ఇవ్వబడుతుంది మరియు నిర్ణయాలు తీసుకుంటుంది అంటే నిర్ణయాలు అంటే మళ్ళీ విశ్లేషణలు మరియు ప్రక్రియ యొక్క విశ్లేషణల ఉపయోగం మరియు ఇవి వేర్వేరు అంచనాలను రూపొందించడంలో సహాయపడతాయి కాబట్టి వ్యవసాయ ఆధారిత నీటిపారుదలకు సంబంధించి అంచనాలు ఎప్పుడు నీటిపారుదల చేయాలో ఏ పరికరాలు మంచివి మరియు మొదలైనవి కాబట్టి ఈ పనులన్నీ సరఇన వ్యవసాయం కోసం SWAMP మరియు ఇలాంటి ఇతర నిర్మాణాల సహాయంతో చేయవచ్చు AR డ్రోన్స్ ప్రాథమికంగా మాతృ డ్రోన్లు మరియు మొదలైనవి కాబట్టి ఈ డ్రోన్లను సరఇన వ్యవసాయానికి కూడా ఉపయోగించవచ్చు మరియు ఈ రోజుల్లో డ్రోన్ల వాడకం చాలా సాధారణమైంది IIT ఖరగ్పూర్లోని CSE విభాగంలో ఉన్న మా SWAN పరిశోధనా ప్రయోగశాలలో IIT ఖరగ్పూర్లోని వ్యవసాయ శాఖకు చెందిన మా సహోద్యోగులతో కలిసి డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నాము సరఇన వ్యవసాయం కోసం మేము వివిధ రకాల డ్రోన్లను ఉపయోగిస్తున్నాము కాబట్టి మాకు వేర్వేరు అనువర్తనాలు ఉన్నాయి కాని కాంబ్రా మరియు ఇతరులచే ఈ ప్రత్యేకమైన పనిని చూద్దాం మరియు ఇది 2018 లో ప్రచురించబడిన ఇటీవలి రచనఅంటే ఇటీవల ఇది ప్రచురించబడింది మరియు ఇక్కడ ప్రాథమికంగా వారు కలుపు మొక్కలకు సరఇన ఎరువుల స్ప్రే గురించి మాట్లాడుతున్నారు మరియు ఇది చాలా ముఖ్యమైన మరియు సవాలు చేసే సమస్య ఎందుకంటే సమస్య ఏమిటంటే మీరు కలుపు మొక్కలకు మాత్రమే పిచికారీ చేయవలసి ఉంటుంది మరియు కలుపు మొక్కలు మాత్రమే పిచికారీ చేయబడతాయి మరియు ఇతర ప్రదేశాలు అతితక్కువగా ప్రభావితమవుతాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన మరియు సవాలు చేసే సమస్య కాబట్టి మీరు ఈ రకమైన సమస్యను పరిష్కరించాలనుకుంటే సంక్లిష్ట సంగటన ప్రక్రియ విధానాలను అమలు చేయాలి కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేకమైన పరిష్కారంలో వారు AR డ్రోన్స్ ల్యాప్టాప్లు ట్రాక్టర్లో ఇన్స్టాల్ చేసిన స్ప్రేయర్ వీడియో ప్రక్రియ సంక్రమం వాడకం గురించి మాట్లాడుతున్నారు మరియు ఈ వీడియో ప్రక్రియ సంక్రమం ప్రాథమికంగాకలుపుమొక్కలపైకలుపు మొక్కలనుచల్లడానికి సహాయపడుతుంది మరియు ట్రాక్టర్కు వ్యవస్థాపించబడిన సరఇన స్ప్రేయర్ యొక్క ఉపయోగం మరియు ఈ ప్రత్యేకమైన వీడియో ప్రక్రియ సంక్రమం ద్వారా కనుగొనబడిన స్థానాల ప్రకారం పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ వాస్తవానికి ఈ ప్రత్యేక పరిష్కారంలో వారు నిర్ణయం తీసుకోవడం మరియు విశ్లేషణల కోసం కంప్యూటర్ దృష్టి విధానాలను ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇది ఈ మొత్తం నిర్మాణం చిత్రపటంగా ఇక్కడ చూపబడింది కాబట్టి ఈ విభిన్న భాగాల మధ్య మాకు ఈ విభిన్న పరస్పర చర్యలు ఉన్నాయి ఈ వీడియో ప్రక్రియ మోడల్ నేను ఇంతకు ముందు మాట్లాడుతున్నాను కాబట్టి డ్రోన్లు వీడియో ప్రక్రియ సంక్రమం స్ప్రేయర్తో ట్రాక్టర్ మరియు వ్యవసాయ క్షేత్రం మరియు ఈ విభిన్న భాగాల మధ్య మొత్తం డేటా ప్రవాహం ఇక్కడ చూపించబడ్డాయి కాబట్టి డేటా యొక్క ప్రక్రియ మళ్ళీ చాలా ముఖ్యమైనది మరియు తగిన విశ్లేషణలు జరగాలి ఈ విశ్లేషణలు మళ్ళీ ఊహించగలవు లేదా అవి సూచనాత్మకంగా లేదా వివరణాత్మకంగా ఉండవచ్చు కాబట్టి ఈ నిర్మాణం ప్రాథమికంగా విశ్లేషణల యొక్క చాలా విభిన్న విషయాల గురించి మాట్లాడదు కానీ ఈ పరిష్కారాన్ని ఉపయోగించి ఈ విభిన్న రకాల విశ్లేషణలను అమలు చేయడానికి మనము విస్తరించగల సాధారణ నిర్మాణాన్ని ఇస్తుంది వ్యవసాయ అనువర్తన డొమైన్ నుండి మరొకటి ఇదివైన్యార్డ్ ఆరోగ్య పర్యవేక్షణ కోసం కాబట్టి ద్రాక్షతోటలలోని సవాలు ఏమిటంటే వివిధ రకాలైన ద్రాక్షలు ఉన్నాయి ఇవి వేర్వేరు వాతావరణ మట్టి మరియు వివిధ పరిస్థితులకు అవసరమవుతాయి కాబట్టి ద్రాక్షతోటల యొక్క నిజ సమయ గ్ననము మరియు పర్యవేక్షణ చాలా ముఖ్యం కాబట్టి దిగుబడి ద్రాక్ష నాణ్యత మరియు నీటి వినియోగాన్ని పెంచడం లక్ష్యం అదే సమయంలో మొక్కల వ్యాధుల సంభవం తగ్గుతుంది మరియు వాటిని నియంత్రిస్తుంది మరియు తత్ఫలితంగా అంచనాల ఆధారంగా ఎరువులను వాడుకోవడము మరియు వాటిని పిచికారీ చేయాలి కాబట్టి ఇది ద్రాక్షతోట ఆరోగ్య పర్యవేక్షణ పరిష్కారం మరియు ఈ ప్రత్యేకమైన పనికి సంబంధించిన మూలం కూడా ఇక్కడ ఇవ్వబడింది మీకు ఆసక్తి ఉంటే ఈ ప్రత్యేక సాహిత్యం ద్వారా వెళ్ళమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మరియు ఇది ఈ మొత్తం నిర్మాణం మరియు మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ప్రక్రియ ఇంజిన్ ఇది క్లౌడ్ భాగం మరియు హెచ్చరికల తరం తో పరస్పర చర్య ఈ ద్రాక్షతోట ఆరోగ్య పర్యవేక్షణ పరిష్కారంలోసూక్ష్మనీటి ప్రవాహము ద్వారా మద్దతు ఇస్తుంది మరో పని స్మార్ట్సాంటండర్ కాబట్టి ఇది పెద్ద ఎత్తున అనువర్తనాల కోసం IoT ఆధారిత స్మార్ట్ సిటీ విస్తరణ వేదిక డిజైన్ పరిగణనలు ప్రయోగం వాస్తవికత వైవిధ్యత స్థాయి చలన శక్తి విశ్వసనీయత వినియోగదారు ప్రమేయం మరియు మొదలైన వాటికి సంబంధించి ఉంటాయి మరియు వారు వేర్వేరు IoT నోడ్స్ వంటి విభిన్న భాగాలను ఉపయోగించే ఒక నిర్మాణంతో ముందుకు వచ్చారు సెన్సార్ ఎనేబుల్ చేసిన IoT నోడ్స్ రిపీటర్లు IoT గేట్వేలు మరియు మొదలైనవి మరియు ఇది విభిన్న నిర్మాణ పొరలను కలిగి ఉందిప్రామాణీకరణ అధికారం అకౌంటింగ్ టెస్ట్బెడ్ నిర్వహణ ఉపవ్యవస్థ ప్రయోగాత్మక మద్దతు ఉపవ్యవస్థ మరియు అనువర్తన మద్దతు ఉపవ్యవస్థలు కాబట్టి ఈ ప్రతి ఉపవ్యవస్థలు వాటికి భిన్నమైన కార్యాచరణను కలిగి ఉంటాయి మరియు ఈ ప్రత్యేకమైన పని కోసము వారు ఒక సాధారణ పరిష్కారాన్ని చేరుకోవడానికి ఈ విభిన్న భాగాల ప్రమేయం గురించి మాట్లాడుతారు కాబట్టి చాలా దిగువన IoT నోడ్ ఉంది అప్పుడు గేట్వే మరియు టెస్ట్బెడ్ సర్వర్ మరియు ఈ ప్రత్యేకమైన నిర్మాణానికి మద్దతు ఇవ్వబోయే ఈ విభిన్న కార్యాచరణలు మరియు ఈ విభిన్న చిత్రంలో సంబంధిత విభిన్న భాగాలు కూడా ఇక్కడ చూపించబడ్డాయి iRobot ఫ్యాక్టరీ అనేది Hu et al ఇటీవల ప్రతిపాదించిన ఒక పరిష్కారం మరియు ఇక్కడ వారు అభిజ్ఞా తయారీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అభిజ్ఞా అంటే తెలివితేటలు తెలివితేటలు అంటే గణన గణన అంటే చాలా ప్రాసెసింగ్ లాగా మనం చాలా ప్రక్రియ చేయాల్సి ఉంటుంది మరియు మనం అభిజ్ఞా ప్రక్రియ గురించి మాట్లాడుతుంటే అది ప్రాథమికంగా గణనపరంగా అధిక్యార్థకమయినధి కాబట్టి ఈ రకమైన పరిస్థితులలో లేదా ఈ రకమైన దృశ్యాలలో విశ్లేషణలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇది అభిజ్ఞా లేదా తెలివైన టెర్మినల్ వంటి విభిన్న భాగాలను ఉపయోగించే పని ఇది వినియోగదారుల భావోద్వేగాలను కనుగొనేల చేయడం మరియు వినియోగదారుల భావోద్వేగాల యొక్క అవగాహన మరియు ఇతర భాగాల ఆధారంగా గణన వనరులను అభ్యర్థించడం వ్యవస్థ నిర్వహణ ఎడ్జ్ కంప్యూటింగ్ నోడ్ కగెనిటివ్ ఇంజిన్ తెలివైన డివైస్ యూనిట్ మరియు ఉత్పత్తి లైన్ పొర వంటివి కాబట్టి ఇవన్నీ ఈ iRobot ఫ్యాక్టరీ యొక్క విభిన్న భాగాలు మరియు నేను ఈ ప్రతి భాగాల యొక్క వ్యక్తిగత వివరణల ద్వారా వెళ్ళడం లేదు మరియు ఇది ఇప్పటికే మీకు ఇవ్వబడింది మరియు వాస్తవానికి ఇది చాలా పోలి ఉంటుంది వాస్తవానికి ఈ విభిన్న రకాల నిర్మాణాలు అవి సంభావితంగా ఉంటాయి అవి చాలా పోలి ఉంటాయి మరియు ఒకే విషయం ఏమిటంటే కొన్ని అనువర్తనాల నిర్దిష్ట సమస్య నిర్దిష్ట అవసరాలు వేర్వేరు భాగాల యొక్క విభిన్న ఉపయోగం ద్వారా అమలు చేయబడ్డాయి కాబట్టి నేను వీటిలో ప్రతిదానికీ వెళ్ళడం లేదు కానీ మీకు ఇవ్వబడింది మీకు ఆసక్తి ఉంటే మీరు మరింత వివరంగా అర్థం చేసుకోవచ్చు మరియు ఇది ఈ iRobot ఖర్మాగార వ్యవస్థ నిర్మాణం మరియు ఇక్కడ మనకు ఈ ఉత్పత్తి లైన్ పొర ఉంది ఇది యాంత్రిక చేయి కార్మికులు మరియు పరికరాల భాగాలను కలిగి ఉంది అప్పుడు తెలివైన నిర్ణయం యూనిట్ మరియు ఎడ్జ్ కంప్యూటింగ్ మరియు తెలివైన టెర్మినల్స్ మరియు వ్యవస్థ నిర్వహణ భాగాల యొక్క ఈ పొర వస్తుంది ఇవన్నీ ఈ క్లౌడ్ ఆధారిత అభిజ్ఞా ఇంజన్లు ఉపయోగించబడుతున్నాయి డోనోవన్ మరియు ఇతరులు 2015 నుండి చేసిన మరొక పని ఇది పెద్ద డేటా నడిచే స్మార్ట్ తయారీ గురించి మాట్లాడుతుంది కాబట్టి వారు పరిష్కరించిన సవాళ్లు ఏమిటంటే ప్రస్తుత పెట్టుబడి కొత్త సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఇబ్బంధి మరియు నియంత్రణ నైపుణ్యం లేకపోవడం మిశ్రమ కార్యాలయం మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తయారీ రంగంలో భిన్నమైన సవాళ్లు కాబట్టి మీరు ఈ సవాళ్లను ఒక రకమైన స్మార్ట్ తయారీ వ్యవస్థ సహాయంతో పరిష్కరించాలనుకుంటున్నారు కాబట్టి స్మార్ట్ తయారీ వ్యవస్థలో వివిధ భాగాలు ఉన్నాయి ఒకటి డేటా యొక్క సంశ్లేషణ మరియు విశ్లేషణతో వ్యవహరించే భాగం మరియు మూడవ భాగం ప్రక్రియలో ఆవిష్కరణ మరియు ఉత్పత్తి గురించి మాట్లాడుతుంది కాబట్టి ప్రాసెస్ భాగం మరియు ఉత్పత్తివిభిన్న కొత్త అంతర్దృష్టులను పొందటానికి జ్ఞానం మరియు తెలివితేటలను ఉపయోగించడం ద్వారా ఆవిష్కరణ వస్తుంది మరియు తదనుగుణంగా వేర్వేరు అంచనాలను రూపొందించడం భవిష్యత్తులో భిన్నమైన ఆవిష్కరణలకు దారితీస్తుంది ఈ పెద్ద డేటా వద్ద జరుగుతాయి స్మార్ట్ గిడ్డంగి ఇక్కడ రచయితలు జబ్బర్ మరియు ఇతరుల గురించి మాట్లాడుతున్నారు వారు విశ్రాంతి ఆధారిత ఫ్రేమ్వర్క్ ఉపయోగించడం గురించి మాట్లాడుతున్నారు ఈ ఫ్రేమ్వర్క్ డేటా ప్రక్రియ యొక్క సంస్థను నిర్వహించడం గురించి మాట్లాడుతుంధి ఈ స్మార్ట్ గిడ్డంగి నిర్మాణం ఇక్కడ చూపబడింది కాబట్టి ఇక్కడ కూడా మనం చూడగలిగినట్లుగా ఈ స్మార్ట్ గేట్వే ఉపయోగించబడింది వెబ్ సర్వర్ ఒక సేవా భాగం ఇవన్నీ వివిధ రకాల ప్రక్రియ మరియు విశ్లేషణలను చేయబోతున్నాయి కాబట్టి ఏ విశ్లేషణలు చేయబోతున్నారు ఇది మీ మనసుకు వచ్చే ప్రశ్న కావచ్చు కాబట్టి ఏ రకమైన విశ్లేషణలు కాబట్టి ఇక్కడ మనము ప్రాథమికంగా మునుపటి ఉపన్యాసాలలో ఒకదానిలో మాట్లాడిన వివిధ రకాలైన విశ్లేషణలు మరియు AI పద్ధతుల సహాయం తీసుకోవచ్చు కాబట్టి ప్రాథమికంగా అమలు చేయగల విశ్లేషణల రకం గురించి తెలిసేలా చేసేవి ఈ పరిష్కారాలు ఊహాజనిత సూచనాత్మకంగా వివరణాత్మకంగా వంటి ఈ విశ్లేషణలలో దేనినైనా ఈ రకమైన నిర్మాణాలలో అమలు చేయవచ్చు మరియు ఉపయోగించగల నిర్దిష్ట పరిష్కారాలు తెరిచి ఉంచబడతాయి మసక తర్కం న్యూరల్ నెట్వర్క్లు లోతైన అభ్యాసం మొదలైన వాటి ఆధారంగా వివిధ రకాలైన గణనపర తెలివితేటల విధానాలను ఎవరైనా ఉపయోగించవచ్చు కాబట్టి వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చు వేర్వేరు సర్వోత్తమీకరణ పద్ధతులు ఉపయోగించబడతాయి అందుకున్న డేటా ఆధారంగా ఒక నిర్దిష్ట సమస్యకు కొన్ని సరైన పరిష్కారాలను తీసుకురావడానికి ఆట సిద్ధాంత పద్ధతులు మరియు వేర్వేరు ఊహాజనిత పద్ధతులు కూడా ఉపయోగపడతాయి కాబట్టి 2014 లో టావో మరియు ఇతరులు పారిశ్రామిక ఉత్పాదక పరిష్కారానికి భిన్నమైన ఇతర పరిష్కారాలు కనుగొని ఉన్నాయి ఇక్కడ వారు పారిశ్రామిక తయారీకి క్లౌడ్ యొక్క ప్రతి అర్ధాన్ని నేను తెలుసుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా స్వీయవివరణాత్మకమైనది వారు వివిధ దశలలో పని కొనసాగింపు గురించి మాట్లాడుతున్నారు సేవా సమర్పణలు మరియు మౌలిక సదుపాయాల యొక్క మొదటి దశ సేకరణ రెండవ దశ వర్చువలైజేషన్ కేటాయింపు మరియు సేవల నిర్వహణ మరియు మూడవ దశ ఆన్ డిమాండ్ సేవా ప్రక్రియ కాబట్టి వాటి నిర్మాణంలో అవి ఈ విభిన్న పొరలను మరియు IoT పొర సర్వీస్ పొర అప్లికేషన్ పొర దిగువ సపోర్ట్ పొర వంటి పొరలను కలిగి ఉంటాఈ అంటే జ్ఞానం క్లౌడ్ సెక్యూరిటీ ఇంటర్నెట్ మరియు మొదలైనవి ఈ విభిన్న పొరలన్నింటినీ ఉపయోగిస్తాయి కాబట్టి ఇది మొత్తం కలిసి వున్న నిర్మాణం కాబట్టి మనము ఈ విభిన్న పొరల గురించి మాట్లాడుతున్నాము అప్లికేషన్ పొర చాలా పైన సర్వీస్ పొర ఐయోటి పొర మరియు దిగువ సపోర్ట్ పొర ఇది అప్లికేషన్ సర్వీస్ మరియు ఐఒటి సెక్యూరిటీ పొర మరియు విస్తృత ఇంటర్నెట్పొర కాబట్టి ఈ పొరలలో ప్రతి ఒక్కటి కాబట్టి జ్ఞాన పొర ముఖ్యంగా డేటా నుండి జ్ఞానాన్ని పొందడానికిమీరు వేర్వేరు అధునాతన విశ్లేషణలను కలిగి ఉండాలి కాబట్టి ఇలా విభిన్న పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి ఇవి నేను ఇప్పుడే వివరించినవి సంబంధిత సూచనలు ఇక్కడ చివరిలో మీకు ఇవ్వబడ్డాయి మీకు ఆసక్తి ఉంటే మీకు ఏది ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుందో దాని ద్వారా మీరు వెళ్ళవచ్చు మీకు వ్యవసాయం పట్ల ఆసక్తి ఉంటే నేను ప్రారంభంలో చర్చించిన వాటిని మీరు మరింత వివరంగా సంబంధిత సాహిత్యం ద్వారా వెళ్ళవచ్చు తయారీ మీకు ఎక్కువ ఆసక్తి కలిగించేది అయితే మీరు సంబంధిత సాహిత్యం ద్వారా వెళ్ళవచ్చు స్మార్ట్ తయారీ పరిష్కారాల గురించి మాట్లాడే వాటి గురించి మనము మాట్లాడుతాము కానీ ఈ ఉపన్యాసంలో చాలా ముఖ్యమైనది మరియు మునుపటిది ఏమిటంటే ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సెన్సార్లను మనం అమర్చగలమని అర్థం చేసుకోవాలి మనము కనెక్టివిటీ పరిష్కారాలు కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు నెట్వర్కింగ్ మౌలిక సదుపాయాలు మొదలైన వాటిని కూడా ఉంచవచ్చు కానీ ఆ తరువాత మీరు సెన్సార్ పొర నుండి కనెక్టివిటీ పొర ద్వారా ఈ విభిన్న పొరల ద్వారా వస్తున్న డేటా చేయాలి మరియు ఈ ప్రత్యేకమైన ప్రక్రియ వేర్వేరు పరిష్కారాల నిర్మాణంల కోసం నేను మీకు చూపించాను ఇది మీరు అమలు చేయబోయే ప్రత్యేకమైన పరిష్కార నిర్మాణం గురించి మీకు సూచన ఇస్తుంది మరియు మీరు చేతిలో ఉన్న మీ నిర్దిష్ట సమస్య తో ముందుకు రాబోతున్నారు మరియు వివిధ రకాలైన విశ్లేషణల ప్రక్రియ అంటే విశ్లేషణలు కాబట్టి వేర్వేరు గణన పద్ధతులు అమలు చేయవలసి ఉంటుంది విభిన్న సర్వోత్తమీకరణ పద్ధతులు ఆట సిద్ధాంతం న్యూరల్ నెట్వర్క్లు జన్యు అల్గోరిథంలు లేదా మసక తర్కం లేదా మీకు తెలిసిన ఏదైనా కాబట్టి మీకు మరింత ముఖ్యమైనది ఏమిటికాబట్టి అవి అమలు చేయవలసి ఉంటుంది మరియు తరువాత కేవలం అమలు సరిపోదు మీరు డేటా ను సేకరించవలసి ఉంటుంది జ్ఞానాన్ని మరింత ఉన్నత స్థాయి సంగ్రహణలో సేకరించండి మరియు సమాచారం మరియు జ్ఞానం ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీనితో మనము ప్రక్రియ భాగం ముగింపుకు వస్తాము ధన్యవాదాలు